ఈ మాడ్యూల్కు స్వాగతం మరియు ఇందులో మనం ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ చూద్దాం కాబట్టి మీరు గుర్తుతెచ్చుకున్నట్లు అయితే చివరి మాడ్యూల్లో మేము డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ను చూశాము మరియు మేము వర్తించే వోల్టేజ్ల వ్యత్యాసాన్ని ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకోవడానికి డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ఉపయోగించబడుతుంది మరియు మేము వోల్టేజ్ యొక్క వ్యత్యాస సిగ్నల్ను యాంప్లిఫై చేయవచ్చు నేను లోడింగ్ ప్రభావాన్ని తీసివేయవలసి వస్తే లేదా వీట్స్టోన్ బ్రిడ్జి పరంగా సెన్సార్ను వర్తింపజేయాలనుకుంటే మరియు అవుట్పుట్ వద్ద సిగ్నల్ చూడండి సరే మనము సర్క్యూట్ చూద్దాం మరియు ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ అంటే ఏమిటి మరియు మనం డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ఎలా తయారు చేయవచ్చో అర్థం చేసుకుందాం లేదా మేము డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ను ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్గా ఎలా మార్చగలము

ఇప్పుడు మనం చూస్తున్నది ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ ఇది డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ మాదిరిగానే క్లోజ్డ్ లూప్ పరికరం తప్ప మరొకటి కాదు ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్కు గెయిన్ మరియు అదనపు ఇన్పుట్ బఫర్లను సెట్ చేద్దాం ఇది వోల్టేజ్ ఫాలోవర్ కానీ ఇవి సిగ్నల్ యాంప్లిఫై చేయడానికి ఉపయోగించే రెసిస్టర్లు అంటే ఇది డిఫరెన్షియల్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ను ఫ్యాబ్రికేట్ చేయవచ్చు లేదా డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ను బఫర్లతో లేదా నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైయర్లతో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా లేదా అనుసంధానించడం ద్వారా తయారు చేయవచ్చా సరే కాబట్టి దాని గెయిన్ ఒకే అంతర్గత బాహ్య రెసిస్టర్ల ద్వారా ఖచ్చితంగా సెట్ చేయవచ్చు ఇన్పుట్ బఫర్ దశల కలయిక యాంప్లిఫైయర్ను మునుపటి దశతో సరిపోల్చడం సులభం చేస్తుంది ఇది మనకు ఇప్పటికే తెలుసు సరే నేను వోల్టేజ్ ఫాలోవర్ని ఉపయోగిస్తే అప్పుడు లోడింగ్ చాలా తక్కువగా ఉంటుంది అంటే నేను నా వోల్టేజ్ ఫాలోవర్ను ఉపయోగిస్తే మునుపటి దశతో ఇంపెడెన్స్ను డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్తో సరిపోల్చగలను కదా ఇది పెద్ద మొత్తంలో నాయిస్ తో కుడి ఉన్న తక్కువ స్థాయి సిగ్నల్ ల లో ఇన్స్ట్రుమెంటేషన్ ఆమ్ప్లిఫైర్ ఒక కండీషనర్గా ఆప్టిమైజ్ గా పని చేయడానికి అనుమతిస్తుంది అంటే చిన్న సిగ్నల్పెద్ద మొత్తంలో నాయిస్ తో కూడి ఉన్నప్పుడు కూడా నేను ఈ పెద్ద మొత్తం నాయిస్ నుండి కూడా సమాచారాన్ని సేకరించగలను ఇన్స్ట్రుమెంట్ యాంప్లిఫైయర్ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ వంటి క్లోజ్డ్ లూప్ పరికరం కానీ జాగ్రత్తగా గెయిన్ 1 సెట్ చేయబడింది రెండవది గెయిన్ ఖచ్చితంగా ఒక అంతర్గత బాహ్య రెసిస్టర్ల ద్వారా సెట్ చేయవచ్చు మూడవది ఇన్పుట్ బఫర్ దశల కలయిక వలన యాంప్లిఫైయర్ను ముందు దశలతో సరిపోల్చడం సులభం అవుతుంది మరియు నాల్గవది ఇది ఇది పెద్ద మొత్తంలో నాయిస్ తో కూడి ఉన్న తక్కువ స్థాయి సిగ్నల్ లో ఒక సిగ్నల్ కండీషనర్గా ఆప్టిమైజ్ గా పని చేయడానికి అనుమతిస్తుంది కాబట్టి యాంప్లిఫైయర్నీ అధిక కామన్ మోడ్ రిజెక్షన్ ఉండడం వలన పెద్ద కామన్ మోడ్ ప్రభావాలు మరియు తో కూడి ఉన్న సిగ్నల్ నుండి తిరిగి సిగ్నల్ ని పొందడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇప్పుడు CMRR అంటే ఏమిటో మనము గుర్తు చేసుకుందాం కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో మనము ఇప్పటికే థియరీ క్లాస్లో CMRR చూశాము ఇది డిఫరెన్షియల్ గెయిన్ డివైడెడ్ బై కామన్ మోడ్ తప్ప మరొకటి కాదు Ad డివైడెడ్ బై ACM కాబట్టి CMRR ఎందుకు ఎక్కువగా ఉండాలి అని నేను అర్థం చేసుకోవాలనుకుంటే అంటే సిగ్నల్ తో నాయిస్ రేషియో చాలా ఎక్కువ గా ఉంది అని అర్థం అంటే నేను పెద్ద మొత్తంలో నాయిస్ తో కూడి ఉన్న చిన్న సిగ్నల్ను కూడా కొలవగలను కాబట్టి సిగ్నల్ ఉంటే మరియు నాయిస్ ఎక్కువగా ఉంటే నేను ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ను ఎలా ఉపయోగించగలను కాబట్టి మీరు ఆ అరుపును నాయిస్ గా భావిస్తారు మరియు నేను మాట్లాడుతున్నది సిగ్నల్గా భావిస్తారు నాయిస్ ని తగ్గించి మీరు ఈ సిగ్నల్ను ఎక్స్ట్రాట్రాక్ చేయగలరా అదే జరిగితే ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ చాలా ముఖ్యమైన సర్క్యూట్ సరే ఉదాహరణకు ఒక గుంపు పెద్ద గొంతుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ఒక వ్యక్తి వేరే విషయం మాట్లాడుతుంటే ఆ పెద్ద శబ్దం సమక్షంలో మీరు దానిని వినిపించుకోలేరు కాబట్టి ఇది భారీ శబ్దం సమక్షంలో ఒక చిన్న సిగ్నల్ మీరు నాయిస్ ని తగ్గించి సిగ్నల్ పెంచగలరా మీరు సిగ్నల్ను యాంప్లిఫైచేయగలరా మీరు ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ ఉపయోగిస్తే అప్పుడు మీరు ఆ ప్రత్యేకమైన పనిని చేయగలరు ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ పెద్ద మొత్తం నాయిస్ తో కూడి ఉన్న తక్కువ స్థాయి సిగ్నల్ లో ఒక సిగ్నల్ కండీషనర్గా ఆప్టిమైజ్ గా పని చేయడానికి అనుమతిస్తుంది మీరు శబ్దం పరంగా చాలా స్పష్టంగా అర్థం చేసుకోలేకపోవచ్చు కానీ నాయిస్ తో కూడి ఉన్న సిగ్నల్ ఉన్నప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ సహాయంతో ఈ నాయిస్ నుండి సిగ్నల్ ని ఎక్స్ట్రాట్రాక్ చేయడం సులభం అని మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు అధిక కామన్ మోడ్ రిజెక్షన్ రేషియో చిన్న సంకేతాలను తిరిగి పొందడంలో ఈ యాంప్లిఫైయర్ కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాని పెద్ద కామన్ మోడ్ నాయిస్ ని ప్రభావితం చేస్తుంది అవుట్పుట్ వోల్టేజ్ Vout R4 R3 కాబట్టి మీరు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను చూస్తే Vout ఒక డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ ఇప్పుడు R2 మరియు R1 పాత్ర ఏమిటి నేను ఈ ప్రత్యేకమైన పద్ధతిలో కనెక్ట్ చేస్తే నేను గెయిన్ 1 2 R2 R1 పొందాను ఈ ప్రత్యేక పద్ధతిలో వోల్టేజ్ ఫాలోయర్ సర్క్యూట్ నుండి ఈ గెయిన్ వస్తుంది మీరు R2 మరియు R1 ను నిర్లక్ష్యం చేస్తున్న సర్క్యూట్లను కూడా మీరు చూస్తారు ఇవి అరుదుగా బఫర్గా కనెక్ట్ చేస్తారు సరియైనదా మరియు ఆచరణాత్మక విధానం పరంగా ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ను అర్థం చేసుకుందాం

కాబట్టి ఈ ప్రత్యేక సందర్భంలో నేను ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ను చూస్తే మనం ఏమి చూశాము ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను మనము ఇప్పటికే చూశాము అంటే ఇక్కడ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఉంది మరియు 4 రెసిస్టర్లు ఉన్నాయి సరియైనదా మరియు వీట్స్టోన్ బ్రిడ్జ్ యొక్క అవుట్పుట్ బఫర్కు ఇవ్వబడుతుంది మరియు అది డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్కు అనుసంధానించబడుతుంది సరియైనదా కాబట్టి ఇప్పుడు నేను బఫర్ను కనెక్ట్ చేయకపోతే ఏమి జరుగుతుంది లోడింగ్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి నేను డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్కు బఫర్ను కనెక్ట్ చేస్తున్నాను ఇది నా ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ అవుతుంది కాబట్టి ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ను అర్థం చేసుకోవడానికి సర్క్యూట్ను ఎలా ఉపయోగించవచ్చో అర్థం చేసుకుందాం ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ను లెక్కించడమే లక్ష్యం ఇది ఈ రోజు మన లక్ష్యం మొదటిగా ఫిగర్ 12 లో చూపిన విధంగా సర్క్యూట్ను కనెక్ట్ చేయాలి మీరు ఈ పరంగా కనెక్ట్ చేస్తే 1 వోల్ట్ పీక్ టు పీక్ సైన్ వేవ్ను V1 కు 2 వోల్ట్ల పీక్ టు పీక్ సైన్ వేవ్ను V2 కి వర్తింపజేయండి Vout ని గమనించండి మరియు దిగువ పట్టికలో పీక్ టు పీక్ వోల్టేజ్ను రాయండి కాబట్టి మేము V1 V2 మరియు Vout ను కొలుస్తాము మరియు దాని నుండి మేము డిఫరెన్షియల్ గెయిన్ ను కొలవగలము సరియైనదా అప్పుడు మేము అధిక విలువలు మరియు తక్కువ విలువల కోసం ప్రయోగాన్ని పునరావృతం చేయవచ్చు కాబట్టి సర్క్యూట్ బోర్డ్లో ఈ ప్రత్యేకమైన ప్రయోగాన్ని ఎలా చేయవచ్చో చూద్దాం మరియు డిఫరెన్షియల్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క ఇన్పుట్ల వద్ద 2 వోల్టేజ్లను వర్తింప చేయండి నేను చెప్పినట్లుగా ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ అనేది మీ డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్తో అనుసంధానించబడిన బఫర్ తప్ప మరొకటి కాదు ఇప్పుడు ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్కు ఇన్పుట్ వోల్టేజ్లను వర్తింపజేద్దాం ఇప్పుడు మేము ఇప్పటికే ఆపరేషన్ యాంప్లిఫైయర్కు బయాస్ వోల్టేజ్ను వర్తింపజేసాము Refer Time 1238 ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్కు వోల్టేజ్ V1 మరియు వోల్టేజ్ V2 ను వర్తింపజేస్తాము ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్కు వోల్టేజ్ V1 మరియు V2 ను వర్తించే ముందు మేము ఈ వోల్టేజ్ను ఫంక్షన్ జెనరేటర్లో సర్దుబాటు చేయాలి ఇప్పుడు డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్కు మొదటిగా వోల్టేజ్ను వర్తింపజేద్దాం కాబట్టి మేము 2 వోల్టేజ్లను V1 మరియు V2 ను వర్తింపజేస్తాము మీరు 1 వోల్ట్లు మరియు 2 వోల్ట్లను వర్తింప చేయవచ్చు సరియైనదా కాబట్టి మీరు చూసేది ఫంక్షన్ జనరేటర్ 1V మరియు 2V ఉంది ఫ్రీక్వెన్సీ ఒక కిలోహెర్ట్జ్ వద్ద సెట్ చేయబడింది ఫేస్ 0 ఆఫ్సెట్ 0ఓసిల్లోస్కోప్ గ్రౌండ్ తో గ్రౌండ్ ఫేస్ తో ఫేస్ లేదా సిగ్నల్తో సిగ్నల్ ఇప్పుడు అర్థం చేసుకోండి బఫర్ V1 మరియు V2 వద్ద వోల్టేజ్ను నేరుగా ఇస్తున్నాము అవుట్పుట్ వోల్టేజ్ Vout అతను ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ను ఓసిల్లోస్కోప్కు కనెక్ట్ చేసినట్లు మీరు చూస్తారు మీరు చూస్తే అవుట్పుట్ 1 04 వోల్ట్లు

కాబట్టి అవుట్పుట్ను తెరపై వ్రాద్దాం అవుట్పుట్ను 1 04 వోల్ట్లుగా వ్రాస్తాము కాబట్టి నేను 1 04 1 04 వ్రాస్తాను కాబట్టి నేను లెక్కించిన గెయిన్ 1 04 తప్ప మరొకటి కాదు సరియైనదా కాబట్టి ఇది మీరు బఫర్తో ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ను ఇలా ఉపయోగించగలరు పొటెన్షియల్ డివైడర్ అవుట్పుట్ను నేను నేరుగా కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఏమి జరుగుతుంది మరియు V1 మరియు V2 మధ్య వోల్టేజ్ వ్యత్యాసం ఏమిటో చూడండి కాబట్టి మొదట నేను వీట్స్టోన్ బ్రిడ్జ్ యొక్క అవుట్పుట్ వద్దవోల్టేజ్ను కొలుస్తున్నాను కాబట్టి నేను వీట్స్టోన్ బ్రిడ్జ్ అంతటా వోల్టేజ్ను వర్తింప చెయ్యాలి మరియు వీట్స్టోన్ బ్రిడ్జ్ సరిగ్గా ట్యూన్ చేయబడితే నా అవుట్పుట్ వోల్టేజ్ 0 అవుతుంది సరియైనదా అవుట్పుట్ వోల్టేజ్ 0 అవుతుంది కాబట్టి అతను కనెక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్న దాన్ని మీరు మళ్ళీ చూస్తే అతను వీట్స్టోన్ బ్రిడ్జ్ను సరఫరా వోల్టేజ్తో అనుసంధానించడానికి ప్రయత్నిస్తున్నాడు మరియు అవుట్పుట్ 0 వోల్ట్లు ఉంటుందని మనము ఆశించాలి కాబట్టి అతను వీట్స్టోన్ బ్రిడ్జ్ అంతటా సరఫరా వోల్టేజ్ను వర్తింపజేస్తున్నాడు మరియు వోల్టేజ్ సుమారు 5 వోల్ట్లు ఆపై అతను వోల్టేజ్ను కొలవాలి వీట్స్టోన్ బ్రిడ్జ్ యొక్క అవుట్పుట్ వద్ద వోల్టేజ్ 0 కి దగ్గరగా ఉండాలి వోల్టేజ్ 5 4 మిల్లీవోల్ట్లుకు దగ్గరగా ఉంటుంది ఇప్పుడు ఈ వోల్టేజ్ 5 4 మిల్లీవోల్ట్ల ని బఫర్కు 2 బఫర్లకు వర్తింపచేస్తున్నాడు మరియు అతను ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ వద్ద ఫైనల్ అవుట్పుట్ను కొలుస్తున్నాడు ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ వద్ద 42 6 మిల్లీవోల్ట్లు ఉంటుంది అని మనం తెలుసుకోగలుగుతాము కాబట్టి తేడా ఉంది కాదా తేడా ఉంది ఎందుకు తేడా ఉంది దాన్ని మీరే కనుగొనండి చిత్రంలో చూపిన విధంగా సర్క్యూట్ను కనెక్ట్ చేయండి ఇక్కడ R2 షార్ట్ సర్క్యూట్ R1 అనంతం లేదా ఓపెన్ సర్క్యూట్ ఇప్పుడు V1 వద్దా 1 కిలోహెర్ట్జ్ 1 వోల్ట్ పీక్ టు పీక్ సైన్ వేవ్ నీ వర్తింపజేస్తూన్నాము V2 వద్ద 1 కిలోహెర్ట్జ్ వద్ద 2 వోల్ట్ల పీక్ టు పీక్ సైన్ వేవ్ వర్తింపచేయండి Vout ను గమనించండి మరియు పీక్ టు పీక్ వోల్టేజ్ను గమనించండి అధిక మరియు దిగువ ఆంప్లిట్యూడ్ కోసం ప్రయోగాన్ని పునరావృతం చేయండి మరియు పరిశీలనను గమనించండి కాబట్టి మేము అధిక మరియు దిగువ ఆంప్లిట్యూడ్ చూడలేదు కాని మేము V1 మరియు V2 లకు నేరుగా ఇన్పుట్ ఇచ్చినప్పుడు వోల్టేజ్ను గమనించాము మరియు పొటెన్షియల్ డివైడర్ లేదా వీట్స్టోన్ బ్రిడ్జ్ ద్వారా అనుసంధానించబడినప్పుడు వోల్టేజ్ను గమనించాము Vout ఎంత కాబట్టి మనం వోల్టేజ్ మారుస్తూ ఉంటే అంటే మేము ఆంప్లిట్యూడ్నీ తగ్గించినట్లయితే వోల్టేజ్ను తగ్గించినట్లయితే ఏమి జరుగుతుందో చూద్దాం ఇప్పుడు మనం V1 వద్ద 0 5 వోల్ట్లు మరియు V2 వద్ద 1 వోల్ట్లను వర్తింపజేద్దాం మనము ఛానల్ 2 నుండి 5 5 వోల్ట్లను చూడవచ్చు అతను ఫంక్షన్ జెనరేటర్కు 1 వోల్ట్ ను వర్తింప చేశాడు లేదో నిర్ధారించుకోవాలి మరియు అది 1 వోల్ట్ అవునా లేదా కాదా అని అతను దానిని ఓసిల్లోస్కోప్లో నిర్ధారించుకోవాలి ఇది పిక్ టు పిక్ 1 04 వోల్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ను మీరు ఈ విధంగా కొలవవచ్చు మీరు ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ను అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది పెద్ద సంఖ్యలో సర్క్యూట్లలో పెద్ద సంఖ్యలో సర్క్యూట్లలో ఉపయోగించబడుతుంది మరియు ఇక్కడ మేము మళ్ళీ ఒక ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ను లెక్కించవలసి వచ్చింది కానీ ఇక్కడ మీరు చూస్తే మేము చేసిన కొద్దిపాటి మార్పు చేసాము ఇక్కడ మేము సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించిన అదే సర్క్యూట్ను ఉపయోగిస్తున్నాము R2 కు బదులుగా మీకు Rg ఉంది ఇక్కడ ఉన్న ప్రయోజనం ఏమిటంటే మీరు పొటెన్షియోమీటర్ను మార్చడం ద్వారా గెయిన్ను మార్చవచ్చు 1V పీక్ టు పీక్ 1 కిలోహెర్ట్జ్ సైన్ వేవ్ను V1 కీ ఇస్తున్నాము 2V నీ V2 కీ ఇస్తున్నాము Vout ను గమనించండి మరియు దిగువ పట్టికలో పీక్ టు పీక్ విలువలను వ్రాయండి పట్టికలో గమనించిన గెయిన్ మరియు సిద్ధాంతిక గెయిన్తో పోల్చండి ఇక్కడ పొటెన్షియోమీటర్ కి 3 టెర్మినల్స్ ఉన్నాయి మీరు 2 టెర్మినల్స్ ఉపయోగించుకోవచ్చు మరియు మూడవ టెర్మినల్ ను గ్రౌండ్ చెయ్యండి లేదా మీరు 2 టెర్మినల్స్ షార్ట్ చేసి మరియు ఒక టెర్మినల్ గా దీన్ని ఉపయోగించవచ్చు మీరు నాబ్ మార్చినట్లయితే రెసిస్టెన్స్ విలువ మారుతుంది నేను దీన్ని క్లాక్ వైస్లో మరియు యాంటీ క్లాక్ వైజ్లో ఉపయోగించగలను దాని సామర్థ్యాన్ని మించి వెళ్ళడానికి ప్రయత్నించవద్దు ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాలకు అదనపు బలవంతంగా శక్తిని ఉపయోగించవద్దు అతను నాబ్ ను మారుస్తున్నాడు మరియు మీరు రెసిస్టెన్స్ లో మార్పును చూడవచ్చు కాబట్టి ఇప్పుడు పొటెన్షియోమీటర్ యొక్క విలువను సర్దుబాటు చేద్దాం మరియు వోల్టేజ్ V1 మరియు V2 ను వర్తింపజేయండి మీరు పొటెన్షియోమీటర్ యొక్క రెసిస్టెన్స్ ను కొలవాలనుకున్నప్పుడు దానిని సర్క్యూట్కు అనుసంధానించలేము మీరు పొటెన్షియోమీటర్ను డిస్కనెక్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడు ఇతర పారామితులు అమల్లోకి వస్తాయి మరియు మీకు అసలు రెసిస్టెన్స్ రాదు ఛానల్ ఒకటి లో 1 వోల్ట్ ఉంది అని మీరు చూడవచ్చు ఛానల్ 2 లో 2 వోల్ట్లు ఉంది ఇది మేము ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్కు v వర్తింపజేస్తున్నాము మీరు దీన్ని కనెక్ట్ చేయగలరా ఒక ఇన్పుట్ వద్ద 1 వోల్ట్ మరొక ఇన్పుట్ కు 2 వోల్ట్లు మరియు ఇప్పుడు మేము అవుట్పుట్ను కొలవడానికి ప్రయత్నిస్తున్నాము సరియైనదా ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ను కొలవడానికి మేము ప్రయత్నిస్తున్నాము ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ను ఓసిల్లోస్కోప్కు కనెక్ట్ చేయడం ద్వారా మనము అవుట్పుట్ను కొలవవచ్చు ఆపరేషన్ యాంప్లిఫైయర్ సర్క్యూట్లకు బయాస్ వోల్టేజ్ను వర్తింపచేయడం మర్చిపోవద్దు కాబట్టి మేము 15 V వర్తింపచేసాము గ్రౌండ్ ని గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు అతను ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ను ఓసిల్లోస్కోప్ కి కనెక్ట్ చేస్తున్నాడు అతను దానిని కనెక్ట్ చేసిన తర్వాత ఓసిల్లోస్కోప్లో ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ను మనం చూడవచ్చు

4 వోల్ట్లు ఈ ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క అవుట్పుట్ అని మనం చూస్తాము ఇది ఫీడ్బ్యాక్ రెసిస్టర్ల పై ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు అన్ని విలువలను కలిపి ఉంచినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ ప్రయోగాలలో మనకు లభించిన దానికి దగ్గరగా ఉంటుందని మీరు కనుగొంటారు మరియు మీరు గెయిన్ ను మార్చవచ్చు అని కూడా అర్థం చేసుకుంటారు మేము ఎందుకంటే ఇక్కడ గెయిన్ చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే మనం పొటెన్షియోమీటర్ను మార్చాలి మీరు ఇక్కడ పొటెన్షియోమీటర్ చూస్తారు గెయిన్ చాలా ఎక్కువ అందుకే అవుట్పుట్ 13 4 అని మీరు చూడవచ్చు ఇది మీ బయాసింగ్ వోల్టేజీకి చాలా దగ్గరగా ఉంటుంది మేము గెయిన్ తగ్గించినట్లయితే వోల్టేజ్లో మార్పును చూడగలుగుతాము కానీ ప్రస్తుతానికి ఇది మంచిది ఇప్పుడే దాని గురించి చింతించకండి మీరు ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్లో డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ను బఫర్తో పాటు ఉపయోగిస్తే అది ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ అవుతుంది కాబట్టి మీరు బఫర్తో డిఫరెన్షియల్ యాంప్లిఫైయర్ను ఉపయోగిస్తే ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ అవుతుంది మీరు ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ను ఉపయోగిస్తే విభిన్న గెయిన్లను పొందడానికి ఇది సహాయపడుతుంది మీరు గెయిన్ ను మార్చగలరు ఈ బఫర్ యొక్క పాత్ర ఏమిటంటే లోడింగ్ ప్రభావాన్ని తగ్గించడం డీన్ కామెన్ నుండి ఇక్కడ మరొక కోట్ ఉంది ఇందులో అతను ప్రతీ ఒక కొత్త సాంకేతిక పరిజ్ఞానం మరియు సొంత సమస్య మరియు ఒక పెద్ద ఆలోచన ఒక ఆవిష్కరణగా మారుతుందని చెప్పాడు

ఆపై మనం పొటెన్షియోమీటర్ Rg విలువను మార్చడం ద్వారా ఇన్స్ట్రుమెంటేషన్ యాంప్లిఫైయర్ యొక్క గెయిన్లను మార్చవచ్చు 3 టెర్మినల్స్ ఉన్నాయి రెసిస్టెన్స్ ను 0 నుండి 100 కిలో ohm వరకు మార్చడానికి మీరు పొటెన్టోమీటర్ను ఉపయోగించవచ్చు కాబట్టి పొటెన్షియోమీటర్ ఉపయోగించి మీరు చేయవచ్చు తదుపరి మాడ్యూల్ లలో మనము ఆపరేషన్ల్ యాంప్లిఫైయర్ యొక్క ఇతర అనువర్తనాలను చూస్తాము జాగ్రత్తగా ఉండండి నేను మిమ్మల్ని తదుపరి మాడ్యూల్లో చూస్తాను